అందరికీ నమస్కారం డెవలపింగ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ పై నా కోర్సుకు తిరిగి స్వాగతం

ఇది IIT కాన్పూర్ నుండి NPTEL MOOC కోర్సు నేను రవి చంద్ర మరియు మీకు ఈ కోర్సు ఇస్తున్నాను మనము ఈ కోర్సు యొక్క నాల్గవ వారంలో ఉన్నాము మాడ్యూల్ నంబర్ 2 లెక్చర్ నంబర్ 20 ఇప్పుడు ఈ వారం మన దృష్టి కమ్యూనికేషన్ మరియు సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్కు ఎలా సంబంధించినవి అనే దానిపై ఉంటుంది ఆ కోణంలో మనము కమ్యూనికేషన్ మరియు సాఫ్ట్ స్కిల్స్లో చాలా అంతర్భాగంగా వినడం గురించి చర్చించడం ప్రారంభించాము గత ఉపన్యాసంలో మేము కమ్యూనికేషన్ యొక్క అంతర్భాగంగా వినడం గురించి చూశాము కమ్యూనికేషన్లో అంతర్భాగంగా దాని గురించి మాట్లాడుతున్నప్పుడు చదవడం మాట్లాడటం మరియు వ్రాయడంతో పాటు నేను వినడం గురించి మీకు కొన్ని అపోహలను కూడా తొలగించాను ఉదాహరణకు మంచి వక్తగా ఉండటానికి మీరు వినేవారిగా ఉండవలసిన అవసరం లేదని ప్రజలు అపోహ కలిగి ఉన్నారు ఇది నేను క్లియర్ చేసిన ఘోరమైన అపోహ మాట్లాడటం మాత్రమే శక్తిని ఖర్చు అవుతుంది వంటి ఇతర అపోహలు ఇక్కడ ఉన్నాయివినడం అనేది నిష్క్రియాత్మక చర్య అని ప్రజలు భావిస్తారుఅప్పుడు అది ఏదైనా శక్తిని వినియోగించడం జరగదు అప్పుడు మనము హియరింగ్ మరియు లిజనింగ్ మధ్య వ్యత్యాసంపై దృష్టి పెట్టాము కాబట్టి మీరు అర్థం చేసుకున్నట్లుగా వినడం అనేది ప్రాథమికంగా శారీరక శ్రమ మరియు ఆపై అది ఏ చేతన మనస్సు ప్రక్రియను కలిగి ఉండదు కాబట్టి ఇది అపస్మారక స్థితిలో కూడా ఉండవచ్చు మరియు అది మన ఇతర కార్యకలాపాలకు భంగం కలిగించదు వినడం అనేది ఒక మానసిక చర్య ఇందులో స్వీకరణ ఎంపిక సంస్థ సమ్మిళితం వివరణ మూల్యాంకనం మరియు ప్రతిస్పందనలు ఉంటాయి మంచి శ్రోత కావడానికి మొదటి అడుగు ఒకరి మనస్సు చాలా ఓపెన్ ఫ్రేమ్వర్క్ లో ఉంచుకోవడమే అని నేను చెప్పాను నేను మనసు తెరిచి ఉంచుకోమని చెప్పాను ముగింపు వైపు దానిని ఎలాంటి పక్షపాతం లేకుండా ఉంచాలని నేను చెప్పాను ఒక వైద్యుడు వాస్తవానికి గర్భస్రావం కి ఎలా వెళ్లగలడో వివరించడానికి నేను భితవాన్ కథను ఇచ్చాను సంబంధిత వ్యక్తులు నిజంగా ఓపెన్ మైండెడ్ గా లేకుంటే నిజానికి ఒక మేధావిని చంపి ఉండేవారు మరియు ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రజల మాట వినలేదు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని మీ మనస్సు ఓపెన్ గా ఉండాలని అప్పుడు దానికి ఎలాంటి పక్షపాతం ఉండకూడదని గుర్తుంచుకోండి సమర్థవంతమైన కమ్యూనికేషన్పై మరింత ముందుకు వెళ్దాం మీ లిజనింగ్ స్కిల్స్ మెరుగుపరచడంలో పరస్పర సంబంధం ఉన్న సమర్థవంతమైన కమ్యూనికేషన్ గురించి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు ఉన్నాయి వాటి తో పాటు మీరు చురుకైన శ్రోత అవుతారు ఈ మాడ్యూల్ ప్రత్యేకించి ఈ ఉపన్యాసంలో నేను ఫోకస్ చేయబోతున్నాను లేదా నేను మిమ్మల్ని చురుకైన శ్రోతగా మార్చబోతున్నాను దీని గురించి మీకు మరింత వివరంగా చెబుతాను మొత్తం మీద మీరు సమర్థవంతమైన కమ్యూనికేషన్ను పరిశీలిస్తే ఈ కమ్యూనికేషన్ ఫ్యాక్టర్స్ గురించి కొన్ని దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు ఉన్నాయి అని వివిధ పరిశోధనల నుండి వచ్చే అంశం కాబట్టి ఒక పరిశోధన సూచిస్తుంది సుమారు 60 శాతం మంది సమర్థవంతమైన కమ్యూనికేషన్లో పాల్గొంటున్నారని ఒక పరిశోధన సూచిస్తుంది దీని అర్థం అసమర్థమైన కమ్యూనికేషన్ సమర్థవంతమైన విజయవంతమైన అర్ధవంతమైన ఫలవంతమైన కమ్యూనికేషన్ 60 శాతం అనేది వాస్తవానికి వినడం మరియు మాట్లాడకపోవడం అని ప్రజలు అనుకుంటారు మాట్లాడటం ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రజలు అనుకుంటారు కానీ ఇది మరొక మార్గం ఇప్పుడు ఇది సమర్థవంతమైన కమ్యూనికేషన్ మీరు అర్థం చేసుకోగల అసమర్థమైన కమ్యూనికేషన్ వినే భాగం తక్కువగా ఉంటుంది మరియు తక్కువగా 30 శాతం 20 శాతం 10 శాతం కావచ్చు శాతం మరియు 0 శాతం కూడా అస్సలు వినడం లేదు కాబట్టి వారు మీ మాట వింటున్నారనే అభిప్రాయాన్ని మీకు కలిగించడానికి ప్రయత్నించే వ్యక్తులు ఉన్నారుకానీ వాస్తవానికి వారు మీ మాట వినరు కాబట్టి ఇది వాస్తవానికి అసమర్థమైన కమ్యూనికేషన్కు సమానం సమర్థవంతమైన కమ్యూనికేషన్ గురించి మరియు వినడం ఎక్కడ ఇమిడి ఉంటుంది మన శ్రవణ సామర్థ్యంలో కేవలం 25 శాతం మాత్రమే వినగలమని మరొక పరిశోధన చూపిస్తుంది ఇది ఒక దిగ్భ్రాంతికరమైన అంశం ఎందుకంటే 60 శాతం మంది వినేవారు పాల్గొన్నప్పుడు సమర్థవంతమైన కమ్యూనికేషన్ పరంగా చాలా సార్లు మనం 100 శాతం కమ్యూనికేషన్ను ఉపయోగించము మన శ్రవణ సామర్థ్యం మరియు మన శ్రవణ సామర్థ్యాన్ని తక్కువగా ఉపయోగిస్తున్నాము దానిలో కేవలం 20 శాతం మాత్రమే మనం ఉపయోగిస్తున్నాము ఇప్పుడు ఇది మిమ్మల్ని అప్రమత్తం చేయాలి ఇది మీకు ఒక రకమైన స్వీయ అవగాహనను ఇవ్వాలి ఆపై మీరు నేను ఇలా చేస్తున్నానా అని అడుగుతూనే ఉండాలి నేను ఎల్లప్పుడూ నా లిజనింగ్ ఉపయోగించుకోలేదా నేను ఎల్లప్పుడూ మాట్లాడటాన్ని పెంచుకుంటాను మరియు వినడాన్ని తగ్గించుకుంటాను అడుగుతూ ఉండండి ఆపై ఏదైనా సమర్థవంతమైన కమ్యూనికేషన్లో మీ శ్రవణ భాగాన్ని పెంచడానికి ప్రయత్నించండి ఒక పరిశోధన ఆధారంగా మనకు చెప్పబడిన మరో ఆసక్తికరమైన వాస్తవం ఏమిటంటే ప్రజలు కేవలం 8 గంటల వ్యవధిలో వారు విన్న వాటిలో 50 శాతం గుర్తుంచుకోరు దీని అర్థం మీరు దాదాపు 8 గంటల్లో ఇప్పుడు కూడా ఏదైనా వింటే మీకు గుర్తుండిపోతుంది 50 శాతం మాత్రమే ఇప్పుడు మీరు దానిని 100 శాతం ఎలా గుర్తుంచుకుంటారు కాబట్టి దీనికి మార్గాలు ఉన్నాయి చురుకైన శ్రవణ పరంగా మనం మాట్లాడే నైపుణ్యాల పరిధిలోకి వస్తాయి అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటి చురుకైన శ్రోతగా మారడానికి ప్రయత్నించండి ఆపై విషయాలను 100 శాతం గుర్తుంచుకోవడం అంటే నోట్స్ ను ఉపయోగించడం కాబట్టి మీరు ఒక రకమైన ముఖాముఖి సంభాషణలో మీ ముందు ఎవరైనా వింటున్నప్పుడు కూడా అది అక్కడ ఒక ముఖ్యమైన చర్చ అయితే ఒక చిన్న కాగితం చిన్న నోట్ ప్యాడ్ ఉంచడంలో ఎటువంటి హాని లేదు ఆపై మీరు దాని గురించి ముఖ్యమైన పదాలను నోట్స్ తీసుకోండి కీలక పదాలు మరియు పదబంధాలను మీరు దాదాపు 90 శాతం గుర్తుంచుకోగలుగుతారు కాబట్టి ఈ మూడు వాస్తవాలు ఏమిటంటే సమర్థవంతమైన కమ్యూనికేషన్ పరంగా కేవలం 60 శాతం మాత్రమే వినడం ఉంది అయితే 25 60 శాతం ఉన్నప్పటికీ శ్రవణ సామర్థ్యంలో శాతాన్ని మాత్రమే మనం ఉపయోగిస్తాము ఏదైనా సమర్థవంతమైన కమ్యూనికేషన్లో అవసరం మరియు మనం సాధారణంగా సగం మాత్రమే గుర్తుంచుకుంటాము 8 గంటల విరామం తర్వాత మీరు అప్రమత్తం చేయాల్సిన విషయాలు అని మేము విన్నాము మిమ్మల్ని చురుకైన సంభాషణ చురుకైన శ్రవణంపై ఆసక్తి ఉన్న వ్యక్తిగా మార్చడానికి ప్రయత్నించండి సాధారణంగా మంచి కమ్యూనికేషన్ అనేది మంచి శ్రవణానికి సంబంధించినది ప్రధాన నైపుణ్యాలలో ఒకటి సమర్థవంతమైన కమ్యూనికేషన్ అనేది బాగా వినగల సామర్థ్యం వినడం అంటే స్వీకరించడం కమ్యూనికేషన్ యొక్క భాగం రాబోయే ఉపన్యాసాలలో నేను మీతో కమ్యూనికేషన్ గురించి మాట్లాడతాను పంపినవారు మరియు స్వీకరించేవారు ఉన్న ప్రక్రియ పంపినవారు అని మీరు అనుకోవచ్చు స్పీకర్ ప్రస్తుతం నేను మీకు ఏదో పంపుతున్నాను కానీ అప్పుడు రిసీవర్ స్వీకరించేవాడు వినడం ద్వారా ఇది మీ చెవులు మరియు కళ్ళ ద్వారా సమాచారాన్ని స్వీకరించడం నిజంగా మంచిది వినడం మరియు బాగా వినడం అనేది చురుకైన సమగ్ర సమాచార మార్పిడి నైపుణ్యం శక్తి మరియు ఎలా తెలుసుకోండి ఇది ఉద్దేశపూర్వకమైనది శక్తివంతమైనది మరియు ఉత్పాదకమైనది మంచి కమ్యూనికేటర్ యొక్క లక్షణాలు ఏమిటి ఎవరైనా మంచివారని మీరు చెప్పగలిగితే కమ్యూనికేటర్ మీరు ఆ వ్యక్తిని ఎలా చూస్తారు మంచి కమ్యూనికేటర్ తప్పనిసరిగా మంచి కమ్యూనికేటర్ మనం మంచి కమ్యూనికేటర్ అని పిలిచే వ్యక్తి వాస్తవానికి చాలా మంచి వ్యక్తి మా మాట వినడం మంచిది ఆమె వివిధ శబ్ద అశాబ్దిక చిహ్నాలను సవరిస్తుంది ఆమె ప్రదర్శిస్తుంది ఏకకాలంలో వినడం ద్వారా ఆమె సేకరించే ప్రతిస్పందనను బట్టి ఉంటుంది కమ్యూనికేటర్ అవతలి వ్యక్తి మాటలకు మాత్రమే కాకుండా అతని స్వరానికి కూడా శ్రద్ధ చూపుతాడు మరియు ముఖ కవళికలను మరియు శరీర భాష సంక్షిప్తంగా చెప్పాలంటే మంచి కమ్యూనికేటర్ చాలా స్వీకరించేవాడు మరియు కమ్యూనికేషన్ యొక్క శబ్ద భాగానికి మాత్రమే కాకుండా అశాబ్దిక భాగానికి కూడా గ్రహణశీలంగా ఉంటుంది కమ్యూనికేషన్ మరియు స్పీకర్ ఇచ్చే సూచనలకు అనుగుణంగా సర్దుబాటు చేసి ప్రతిస్పందిస్తుంది మరియు ఇతర కమ్యూనికేటర్ వినడంలో పాల్గొంటాడు ఇప్పుడు ఈ ఉపన్యాసం యొక్క ప్రధాన భావన క్రియాశీలంగా వినడం మరియు మిమ్మల్ని అభివృద్ధి పరచడం చురుకైన శ్రోతగా మారడానికి మీ నైపుణ్యాలు క్రియాశీలంగా వినడం అంటే ఏమిటి కేవలం వినడం కంటే భిన్నంగా ఉందా ఇప్పుడు క్రియాశీలంగా వినడం అంటే మొత్తం శరీరం వినడం మీరు ఎప్పుడు వినండి మీరు మీ మొత్తం మనస్సు శరీరం భావోద్వేగం మానసిక ప్రమేయం ప్రతిదీ ఉంచారు అక్కడ వ్యక్తి కళ్ళు మరియు చెవులతో నిండి ఉంటాడు కళ్లు ఏం చేస్తాయి కళ్లు కేంద్రీకృతమై ఉన్నాయి మాట్లాడే వ్యక్తి గురించి కళ్ళు ఆ వ్యక్తితో కంటి సంబంధాన్ని కొనసాగిస్తూ నేను మిమ్మల్ని అనుసరిస్తున్నాను నేను మిమ్మల్ని చూస్తున్నాను నేను కేవలం వింటున్నాను అనే భావన మీరు మరియు నేను మీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము కళ్ళు అశాబ్దికమైన శరీర భాష కోసం కూడా వెతుకుతాయి మౌఖిక అర్థంతో పరస్పర సంబంధం కలిగి ఉండటానికి కమ్యూనికేషన్ చెవులు ఏమి చేస్తున్నాయి చెవులు వింటాయి జాగ్రత్తగా ఉండండి ఇది అత్యంత శ్రద్ధను ఇస్తుంది మరియు మెదడు గురించి ఏమిటి మెదడు పూర్తిగా స్వీకరిస్తుంది మరియు చెప్పబడుతున్న దాని మీద ప్రతిబింబిస్తుంది అది స్వీకరిస్తోందిఆపై ప్రతిబింబిస్తోంది ఆలోచిస్తోంది ఆలోచనలను సమ్మిళితం చేయడం కానీ అది ప్రతిస్పందించడం కాదు ఇది మరొకరిని ఆపడానికి ఏమీ చేయడం లేదు ఎందుకంటే నోరు మూసుకుపోయింది చురుకైన శ్రోతకు పెదవులు మూసుకుని ఉంటాయి వివరణలు కోరడం వంటి సందర్భాలు తప్ప చాలా సార్లు లేకపోతే నోరు మూసుకుపోయింది చేతులు కాళ్ళు నిశ్చలంగా ఉన్నాయి కాబట్టి అవి మూసివేయబడతాయి లేదా అవి మూసివేయబడతాయి కేవలం ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్నారు అవి దాటబడతాయి మరియు అప్పుడు వారు విశ్రాంతి తీసుకుంటారు పాదాలు కదలడం లేదు కదలడం లేదు అవి నిశ్చలంగా ఉన్నాయి వారు విశ్రాంతిగా ఉన్నారు అంటే చేతులు లేదా పాదాలు స్పీకర్ దృష్టిని ఏ విధంగానూ మరల్చవు గుండె గురించి ఏమిటి హృదయం కరుణను అనుభవిస్తోంది ఆసక్తి మరియు సానుభూతి చూపించడానికి శరీరం మొత్తం సహజంగానే స్పీకర్ వైపు మొగ్గు చూపుతుంది కాబట్టి దీని అర్థం శరీరం మరొక వైపు కొద్దిగా వంగి ఉంటుంది మీ ప్రసంగంలో నాకు నిజంగా ఆసక్తి ఉందని మరియు నేను చాలా సానుభూతితో ఉన్నానని చూపించే వ్యక్తి మీ మాట వింటున్నాడు స్పీకర్ తనకు జాగ్రత్తగా ఆలోచనాత్మకంగా ఇచ్చిన భావనను శ్రద్ధ మరియు పరిశీలన ను పొందుతుంది స్పీకర్ సౌకర్యవంతంగా అనిపిస్తుంది ఎందుకంటే వక్త ఇతర వినేవారికి ఒక ఆలోచన వస్తుంది మీరు చురుకైన వినేవారుగా చాలా జాగ్రత్తగా ఉంటారనే ఆలోచన స్పీకర్ మీకు ఏమి చెప్తున్నారో దానిపై ఆలోచనాత్మకమైన శ్రద్ధ మరియు పరిశీలన చురుకైన శ్రోతగా ఎలా మారాలి మీరు ఉంచుకోగలిగితే కొన్ని ముఖ్యమైన అంశాలు మనసులో ఉంచుకొని ఆపై మీరు సంభాషణలో పాల్గొన్నప్పుడల్లా మీ మనస్సులో మార్చుకోండి మరియు దానిని అనుసరించడానికి ప్రయత్నించండి ఇది మిమ్మల్ని ముందుగానే లేదా తరువాత చురుకైన శ్రోతగా చేస్తుంది మిమ్మల్ని చురుకైన శ్రోతగా మార్చడంలో ముఖ్య అంశాలు మొదటమర్యాదపూర్వకంగా మరియు శ్రద్ధగా ఉండండి మర్యాదపూర్వకంగా మరియు మర్యాదపూర్వకంగా ఉండండి దీని అర్థం చాలా ఆ హ్లాదకరంగా ఉంటుంది అవతలి వ్యక్తి మీతో మాట్లాడుతున్నప్పుడు చాలా ఆహ్లాదకరంగా మరియు శ్రద్ధగా ఉండండి కొన్నిసార్లు ఒక వ్యక్తి వచ్చి చాలా విషాదకరమైన కథను చెప్పవచ్చు చాలా చిరునవ్వుతో మీకు చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి దయగా ఉండండి కాబట్టి అవతలి వ్యక్తి అసౌకర్యంగా భావించే విధంగా స్పందించవద్దు సాధారణంగా మీరు స్పీకర్ను ఇంట్లో మీకు ఇష్టమైన అతిథిగా పరిగణించాలి కాబట్టి ఎవరైనా అలా స్నేహపూర్వకంగా లేదా మీరు ఆ వ్యక్తిని చాలా ఇష్టపడే వారు మీ ఇంట్లో ఉంటారుఆపై మీరు ఎలా ఉంటారో అలాగే ఉంటారు ఆ వ్యక్తితో మాట్లాడాలనుకుంటున్నారా అంటే మీరు ఎవరితోనైనా మాట్లాడటానికి ప్రయత్నించాలి సంభాషణ కోసం మిమ్మల్ని సంప్రదించండి పూర్తి శ్రద్ధ వహించండి ఏకాగ్రత వహించండి మరియు అన్ని పరధ్యానాలను తొలగించండి మీరు తరగతిలో ఉంటే ఇది చాలా ముఖ్యమైనది గురువు మీకు ఏమి చెప్తున్నారో దానిపై పూర్తి శ్రద్ధ వహించండి చర్చించబడుతున్న ఈ అంశాల మీద దృష్టి పెట్టండి అన్ని పరధ్యానాలను తొలగించండి కాబట్టి ఎవరో కారిడార్ గుండా వెళుతున్నారు కాబట్టి ఆ వ్యక్తి వైపు చూడకండి ఈ వైపు ఒక అందమైన పక్షి వచ్చి ఒక చెట్టు మీద కూర్చుంటోంది కూర్చుంటోంది మరియు కిలకిలా శబ్దం చేస్తుంది కాబట్టి పక్షిని చూడటానికి ప్రలోభపడకండి పూర్తి శ్రద్ధ వహించండి మీకు అందించబడుతున్న ఆలోచనలు మీకు తెలియజేయబడుతున్న ఆలోచనలపై పూర్తిగా దృష్టి పెట్టండి ఇవి మీకు తెలియజేయబడుతున్నాయి మరియు అన్ని పరధ్యానాలను తొలగిస్తాయి కొన్నిసార్లు మీరు సృష్టించిన పర్యావరణం అవొచ్చు ఉదాహరణకు మీ ఫోన్ ఎప్పుడు ఎవరైనా మీతో మాట్లాడుతున్నారు మీరు మీ ఫోన్ను స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంచలేదు ఇంకా లేదు నిశ్శబ్ద రీతిలో ఫోన్ మోగుతుంది ఆపై అది ఆలోచన ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది అవతలి వ్యక్తి కాబట్టి మీరు మరియు తరువాత చాలా అగౌరవంగా మీరు దానిని తీసుకోండి మరియు ఆ తర్వాత ఆ వ్యక్తితో ఫోన్లో మాట్లాడండి అవతలి వ్యక్తి పూర్తిగా నిలిపివేయబడతాడు మరియు తరువాత కాదు చర్చను కొనసాగించే రీతిలో అప్పుడు మీరు ఫోన్ను ఉంచిఆపై మీరు నన్ను క్షమించండి మీరు కొనసాగించండి అని చెబుతారు ఇది సరే అని చెబుతుంది ఆపై మీరు ఓహ్ లేదు మీరు ఏదో చెప్తున్నారని చెబుతారు మరో వ్యక్తి మళ్ళీ ఓహ్ నేను మర్చిపోయాను కాబట్టి ఈ రకమైన అనవసరమైన పరధ్యానాన్ని తొలగించండి ఫోన్ తీసేయండి దానిని సైలెంట్ మోడ్లో మరియు ఏ విధమైన పరధ్యానంలో ఉంచండి అనుకుందాం అది టీవీ లేదా సంగీతం నుండి వస్తుంది కాబట్టి మీరు వీటన్నింటినీ నివారించగల ప్రదేశానికి వెళ్లడానికి ప్రయత్నించండి మరియు మీరు కమ్యూనికేషన్ ప్రక్రియలో పాల్గొన్నప్పుడు అంతరాయం కలిగించవద్దు ఎప్పుడు వ్యక్తి మీకు ఏదో చెబుతున్నాడు అంతరాయం కలిగించవద్దు ఆ వ్యక్తిని ఏదైనా పూర్తి చేయడానికి అనుమతించండి అవతలి వ్యక్తి మీకు చెప్పాలనుకుంటున్నారు నేను ముందు చెప్పినట్లుగా ఏమి మర్చిపోకుండా ఉండటానికి వ్యక్తి మీకు చెబుతాడు మరియు అవతలి వ్యక్తి మీకు ఏమి చెబుతున్నాడో 100 శాతం గుర్తుంచుకోండి గమనించండి మీకు కావలసిన విధంగా ముఖ్యమైన అంశాలను తగ్గించుకోండి సంక్షిప్త పదాలను ఉపయోగించండి చిన్న రూపాలను ఉపయోగించండి పదాలు పదబంధాలను ఉపయోగించండి మీరు పూర్తి వాక్యాన్ని వ్రాయవలసిన అవసరం లేదు కానీ మీరు ఎలా వ్రాస్తారు దానిని గుర్తుంచుకోవాలనుకుంటున్నాను కొంతమంది వినడానికి ఒక రకమైన ఫ్లో చార్ట్ను కూడా ఉపయోగిస్తారు మళ్ళీ మొత్తం సంభాషణ వారు కేవలం నోట్ చేయడం ద్వారా మొత్తం చర్చను రీక్రియేట్ చేయవచ్చు ఫ్లో చార్ట్ యొక్క రూపం కాబట్టి మీకు కావలసిన విధంగా మీరు ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోండి ముఖ్యమైన అంశాలను పరిశీలించడం ద్వారా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి ఎవరైనా మీతో చాలా కాలం పాటు మాట్లాడుతున్నప్పుడు తిరిగి ఆలోచించండి ఇది ఒక అని చెప్పండి అవతలి వ్యక్తికి లేదా ప్రయత్నిస్తున్న వ్యక్తికి జరిగిన వ్యక్తిగత సంఘటన యొక్క కథనం మీకు కొన్ని క్లిష్టమైన భావనలను వివరించడానికి వెనక్కి తిరిగి ఆలోచించండి ఆలోచించండి మీ ఆలోచనలో తిరిగి రండి ఆపై మీరు దీన్ని ఎంతగా అనుసరిస్తున్నారో అవతలి వ్యక్తికి చెప్పండి రీఫ్రేజ్ చేయండి వేరే పద్ధతిలో చెప్పండి మీ సొంత మాటలలో పునరుద్ఘాటించండి అవతలి వ్యక్తిని నిర్ధారించడానికి ప్రయత్నించండి ఇలా చేయడం ద్వారా అవతలి వ్యక్తి మీకు ఏమి చెబుతున్నాడో మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారు మీరు ఆ వ్యక్తిని దగ్గరగా అనుసరిస్తున్నారా కాబట్టి తిరిగి ప్రతిబింబించడం అంటే అదే అవతలి వ్యక్తి అర్థం చేసుకోవడానికి మీరు ఆ వ్యక్తి ఏమి చెప్తున్నారో తిరిగి చెప్పడానికి ప్రయత్నిస్తారు అతను లేదా ఆమె నన్ను అనుసరిస్తున్నారని ఇలా చేస్తున్నప్పుడు స్వీయ చర్చను తగ్గించుకోండి ఎక్కువగా మాట్లాడటం మానుకోండి వీలైనంత వరకు దాన్ని తగ్గించుకోండి మీ గురించి మాట్లాడకండి ఏ పాయింట్లను జోడించవద్దు మీకు ఆసక్తికరంగా పరిగణించబడే సంభాషణకు సంబంధించినది కాదు కానీ మీ వైపు దీన్ని చేయవద్దు అన్నింటిపై దృష్టి పెట్టండి శ్రద్ధ శ్రద్ధ మాత్రమే వహించండి మీ కళ్ళను మొత్తం శరీరాన్ని దృష్టి ని వ్యక్తి మరియు ప్రశ్నలు అడుగుతూ ఉండంలో కేంద్రీకరించండి ముఖ్యంగా వ్యక్తిని ప్రోత్సహించడానికి లేదా వెతకడానికి వివరణలు వెతకడానికి మీరు కొన్ని ప్రశ్నలు అడగవచ్చు కానీ ఆ వ్యక్తి నవ్వుతున్నప్పటికీ ఎప్పుడూ నవ్వకండి ఒక జోక్ చెప్పడం ద్వారా మిమ్మల్ని నవ్వించడానికి వ్యక్తి మంచి మానసిక స్థితిలో ఉంటే మీరు నవ్వవచ్చు ఒక జోక్ కానీ ఎప్పుడూ ప్రతికూల కోణంలో నవ్వవద్దు ఆ వ్యక్తి పొరపాటు చేస్తాడు ఒక స్లిప్ ఉంది లేదా ఆ వ్యక్తి ఏదో తప్పు చేసి వెంటనే అది మీలో నవ్వును రేకెత్తిస్తుంది ఎన్నడూ ఎప్పుడూ నవ్వకండి లేదా వ్యక్తి మీ ఆలోచనా స్థాయికి చాలా తక్కువ అని మీ అభిప్రాయం ప్రకారం మాట్లాడుతున్నారు కాబట్టి అవమానకరమైన లేదా వ్యంగ్యంగా నిజంగా అవతలి వ్యక్తిని నిరుత్సాహపరిచే చిరునవ్వు ను ఇవ్వకండి అవతలి వ్యక్తి కూడా అవమానాన్ని అనుభవించవచ్చు మరియు సంభాషణను ఆపవచ్చుకానీ మరోవైపు ప్రోత్సహించడానికి ప్రయత్నించండి మీరు ఎలా ప్రోత్సహించవచ్చు మీరు దానిని వర్బల్ మరియు నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ద్వారా చేయవచ్చు నాన్ వర్బల్ కమ్యూనికేషన్ స్ను మీరు తల ఊపుతూ చాలా శక్తివంతంగా ప్రోత్సహించవచ్చు కాబట్టి ఎవరైనా ఉన్నప్పుడు ముఖ్యంగా గురువు మీతో మాట్లాడుతున్నారు తల ఊపుతూ ఉండండి కాబట్టి అది ఉపాధ్యాయుడికి మీరు ఆ వ్యక్తి మాట చురుకుగా వింటున్నారని తెలుస్తుంది ఆ వ్యక్తి మీకు తెలిసినట్లయితే మరియు స్నేహితుడు యైతే నవ్వండి ముందుకు వంగి ఉండండి కాబట్టి మీకు ఆసక్తి ఉందని సూచిస్తుంది స్పీకర్ కళ్ళలోకి చూడండి ఇప్పుడు ఇది అనధికారికమైనది అయితే మీరు బాస్ అయితే లేదా మీరు సీనియర్ వ్యక్తి అయితే మరియు మీరు అధికార సంబంధాల పరంగా కొంచెం ఎక్కువ స్థాయిలో ఉంటే మీరు భుజం మీద తట్టవచ్చు లేదా ఇద్దరు సన్నిహితుల మధ్య లాగా ఉంటే మీరు కూడా ఇవ్వవచ్చు అవతలి వ్యక్తికి సుఖంగా ఉండేలా కౌగిలించుకోవచ్చు మీరు కూడా అవతలి వ్యక్తి మాట్లాడటానికి ప్రోత్సహించబడ్డాడని అవతలి వ్యక్తి మీలో ఉన్న హ్యాపీ ని అనుభవించాడని భావించండి మాటలతో మీరు చెప్పగలరు మాట్లాడేటప్పుడు మీరు చెప్పగలరు ఓహ్ అది మంచిది అద్భుతమైనది చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది కొనసాగించండి కాబట్టి ఇవి ఫ్రెజెస్ అవి అవతలి వ్యక్తికి ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది అదే సమయంలో ప్రయత్నాలను గుర్తించడానికి ప్రయత్నించండి అతను లేదా ఆమె ఏదైనా విశేషమైన పని చేశారని ఆ వ్యక్తి మీకు చెబితే దాన్ని అప్పటికప్పుడే గుర్తించండి వాస్తవానికి మీరు మరిన్ని ప్రశ్నలు అడుగుతారు తద్వారా వారు చేసిన దాని గురించి మరింత మాట్లాడగలరు మీరు దానిని ఎలా నిర్వహించారు వావ్ వంటి ప్రశ్నలు అంత అద్భుతంగా లేవు మీరు దానిని ఎలా చేయగలిగారు అది ఒక అద్భుతమైన ఆలోచన అది ఒక అద్భుతమైన పని ఒక అద్భుతమైన ఉద్యోగం గొప్ప పని మీరు ఒక మేధావి అవి చేయడానికి ఇప్పుడు మళ్ళీ ప్రయత్నాలను అంగీకరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది బయటకు వచ్చి ఆ వ్యక్తి సాధించిన దాని గురించి మీకు మరింత చెప్పాల్సిన వ్యక్తి లేదా ఆ వ్యక్తి ఏమి చేశాడు నిశ్శబ్దాన్ని ఉపయోగించండి నేను చెప్పినట్లుగా మీరు ఉంచాలని చాలా మంది అనుకుంటారు చురుకైన శ్రోతగా మాట్లాడటం లేదా ఏదైనా చేయడం కానీ నిశ్శబ్దం అత్యంత శక్తివంతమైన వాటిలో ఒకటి చురుకైన శ్రోత ఉపయోగించగల ఆయుధాలు నిశ్శబ్దాన్ని చాలా ప్రభావవంతంగా ఉపయోగించండి ఎందుకంటే మీరు వ్యాపారవేత్త అయితే లేదా కస్టమర్ అయితే అటువంటి పద్ధతిలో నిశ్శబ్దం ఉంచవచ్చు క్లయింట్ మీరు ఒక న్యాయవాది లేదా ఎవరైనా లేదా విద్యార్థి అయితే మీరు ఉపాధ్యాయుడు అయితే నిజంగా చేయవచ్చు తెరవండి కాబట్టి ఆ వ్యక్తి వచ్చాడు మరియు మీరు అన్నీ ఉంచుకుంటే మాట్లాడటం మరియు మీరు అవతలి వ్యక్తితో మీకు తెలిసినట్లుగా మాట్లాడినప్పటికీ వ్యక్తి తన మనస్సులో ఉన్నాడు కాబట్టి అవతలి వ్యక్తి ఓపెన్ కాడు కాబట్టి ఒక కోణంలో నిశ్శబ్దాన్ని ఉపయోగించండి నిశ్శబ్దాన్ని ఒక రకమైన ఓదార్పునిచ్చే ప్రశాంతతగా ఉపయోగించండి మీరు ప్రశాంతంగా ఉంటారు కానీ మీ సంజ్ఞలో వార్మ్ గా ఉంటారు మీ ప్రవర్తన వెచ్చదనాన్ని చూపిస్తుంది కానీ ప్రశాంతత అర్థంలో నిశ్శబ్దం కాదు నిశ్శబ్దం కాదు కానీ ప్రశాంతత కానీ ప్రశాంతంగా కానీ వెచ్చగా ఉంటుంది తద్వారా ప్రతి ఒక్కరూ మీ వద్దకు వచ్చి ఆపై వారి అభిప్రాయాలను పంచుకుంటారు మీరు కొంత సమయం తర్వాత కూడా సంభాషణ సుదీర్ఘంగా సాగుతున్నప్పుడు కూడా చేయవచ్చు మీరు వ్యక్తి చెప్పేదానిని క్లుప్తంగా క్లుప్తంగా చెప్పవచ్చు మరియు అది మీరు కొంత కన్సర్న్ ను ప్రదర్శిస్తున్నట్లు కూడా కూడా సూచిస్తుంది మరియు మీరు ఆ వ్యక్తిని ప్రోత్సహించి కొనసాగించేలా చేస్తున్నారు ప్రత్యేకించి వివరణలు కోరడానికి వెనుకాడకండి అవతలి వ్యక్తి ఏమి చెప్తున్నారో మీకు అర్థం కానప్పుడు ప్రశ్నలు అడగడానికి సంకోచించకండి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో దయచేసి ఈ విషయాన్ని నాకు స్పష్టం చేయగలరా నన్ను క్షమించండి మీరు ఇలా చెప్పినప్పటి కి నేను అనుసరించలేకపోతున్నాను దయచేసి మీరు మళ్ళీ వివరించగలరా లేదా నాకు వేరే పద్ధతిలో చెప్పండి మీరు నాకు వేరే దృష్టాంతాన్ని ఇవ్వగలరా దాని ద్వార నేను అర్థం చేసుకుంటాను ఇప్పుడు ఈ విషయాల వల్ల స్పీకర్ చాలా ఆలోచనలు మరియు ఆలోచనలతో బయటకు వస్తారు ఇది మీరు నిజానికి అవతలి వ్యక్తి నుండి సేకరించి ఉండదు దించకపోతే వాస్తవానికి అవతలి వ్యక్తి నుండి సేకరించినవిమీరు ఈ యాక్టివ్ లిజనింగ్ టెక్నిక్లలో కొన్నింటిని ఉపయోగించకుంటే ఇప్పుడుచివరిది కాని మీరు సంభాషణను ముగించబోతున్నప్పుడు చాలా ముఖ్యమైన విషయం అని నా అభిప్రాయం ప్రకారం చాలా మంది ముగింపు భాగాన్ని కోల్పోతారు పరుగెత్తకండి తొందరపడకండి మీరు కేవలం వింటున్నారని వారికి చూపించకండి ఎందుకంటే అవతలి వ్యక్తి మిమ్మల్ని బలవంతం చేసి మీతో మాట్లాడాడు తగినంత సమయం ఇవ్వండి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి ఆపై మీరు బిజీగా ఉంటే అపాయింట్మెంట్ ఇవ్వకండి కానీ మీరు ఫ్రీ గా ఉంటే వారికి సమయం ఇవ్వండి ఆపై ఆ వ్యక్తిని మాట్లాడనివ్వండి మరియు వారికి దాని ముగింపులో తగినంత సమయం ఇవ్వండి స్పీకర్కు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు ప్రశంసలు చూపించడం ద్వారా ముగుస్తుంది మీతో మాట్లాడటం బాగుంది వినడం బాగుంది వంటి విషయాలు మీరు చెప్పవచ్చు మీరు నాకు ఇచ్చిన సమయాన్ని నేను చాలా అభినందిస్తున్నాను ఇప్పుడు ఇది మళ్ళీ ఆ వ్యక్తికి అనిపిస్తుంది ఇది చాలా మంచి విషయం ఆ వ్యక్తి వచ్చాడు మిమ్మల్ని కలుసుకుని మీతో మాట్లాడాడు కాబట్టి ఎల్లప్పుడూ స్పీకర్ను మంచి భావంతో వెళ్లనివ్వండి కాబట్టి స్పీకర్ పశ్చాత్తాపంతో వెళ్లకూడదు నేను ఎందుకు వచ్చి ఇతనితో మాట్లాడాను అతను మాట్లాడుతున్న అన్ని సమయాలలో అతను నా ఆలోచనలతో బయటకు రావడానికి నన్ను అనుమతించడం లేదు అతను తన సొంత ఆలోచనలతో బాంబు పేల్చుతున్నాడు మరియు చివరిది ఒక వ్యక్తి అయితే చాలా నిరాశకు గురైన వ్యక్తి మీ వద్దకు వస్తాడు కొంత నిరుత్సాహపడి ఆపై నిరాశ చెంది వదిలి వెళ్ళిపోతాడు కొంత ఆశతో నిరాశకు గురైన వ్యక్తి ఆ వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు మీ వద్దకు వచ్చే వ్యక్తి తప్పక మీ వద్దకు ప్రసంగం కోసం వచ్చిన వ్యక్తికి భిన్నంగా ఉండండి మీరు వీటన్నింటినీ అనుసరిస్తే చురుకైన శ్రోత అవుతారు చివరికి మీరు చాలా ప్రభావవంతమైన శ్రోత అవుతారు మరియు మీ చుట్టూ ఉన్న వారితో మీరు చాలా సాఫ్ట్ గా ఉంటారు మరి మీరు యజమానుల సర్కిల్లో కూడా చాలా డిమాండ్ ఉన్న ఉద్యోగిగా ఉంటారు కాబట్టి వారు మీలాంటి వ్యక్తుల కోసం వెతుకుతున్నారు కాబట్టి నేను ముగించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ చురుకైన శ్రవణ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోండి ఈ చిన్న కోట్ గురించి మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను మీరు మాట్లాడేటప్పుడు మీకు ఇప్పటికే తెలిసిన వాటిని మాత్రమే పునరావృతం చేస్తున్నారు మీరు మాట్లాడేటప్పుడు మీరు మీకు ఇప్పటికే తెలిసిన వాటిని మాత్రమే పునరావృతం చేయండి కానీ మీరు వింటే మీరు క్రొత్తదాన్ని నేర్చుకోవచ్చు కాబట్టి మీ ఫార్ములా ఏమిటంటే తక్కువగా మాట్లండి మరియు ఎక్కువ గా వినండి నేను చెప్పేది విన్నందుకు ధన్యవాదాలు